కాబట్టి రిఫ్లెక్టెడ్ ఇంపెడెన్స్ ను చూద్దాము ఇప్పటివరకు మ్యూచువల్లి కపుల్డ్ కాయిల్ ను విశ్లేషించాము మరియు ఆ తరువాత సమస్యలను చూద్దాము కాబట్టి ఈ సందర్భంలో రెండు కాయిల్స్ వాటి యొక్క డాట్ కన్వెన్షన్లు వాటి యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ M పరిగణించండి మరియు ఇది ఒక లోడ్ ఇంపెడెన్స్ అంటే ZL ఇది ప్రాధమిక కాయిల్ ఇది ఇక్కడ ద్వితీయ కాయిల్ నిరోధకత R1 ఇక్కడ నిరోధకత R2 ఇక్కడ ఇండక్టెన్స్ L1 అంటే రియాక్టన్స్ j L1 ఇక్కడj L2 మరియు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇది వోల్టేజ్ మూలం ఈ సర్క్యూట్ వాస్తవానికి దగ్గరగా ఉంటుంది మరియు కరెంట్ i1 మరియు i2 తీసుకోబడుతుంది కాబట్టి ఆ సందర్భంలో చూస్తే అంటే ఈ కాయిల్లో కరెంట్ i1 డాట్ నుండి ప్రవేశిస్తుంది ఇది కరెంట్ i1 కాబట్టి కరెంట్ ఇలా కదులుతోంది ఇది i1 కరెంట్ కాబట్టి ఇక్కడ కరెంట్ డాట్లోకి ప్రవేశిస్తోంది అయితే ఈ సందర్భంలో i2 కరెంట్ వాస్తవానికి డాట్ను వదిలి వెళ్తుంది కాబట్టి మనం మొదట చూడవలసింది ఇది కాబట్టి దీని అర్థం మ్యూచువల్ గుర్తు అవసరం లేదు మ్యూచువల్ ఇండక్టెన్స్ వోల్టేజ్ జనరేటర్ యొక్క గుర్తు నెగిటివ్ అవుతుంది కరెంట్ ఇక్కడ ప్రవేశిస్తోంది అది ఇక్కడ వదిలివేయబడుతుంది దాని ఆధారంగా కాబట్టి ఇది ZL ఇంపెడెన్స్ ZL ఇవ్వబడింది దాని ఆధారంగా మొదట KVL ను ఈ లూప్లో వ్రాయండి కాబట్టి ఇది V R1 j L1 i1 j M i2 అవుతుంది గుర్తు ఉంటుందని చెప్పాను ఎందుకంటే ఇక్కడ కరెంట్ ప్రవేశిస్తోంది మరియు అది ఇప్పుడు ఇక్కడ వదిలివెళ్తుంది ఇది సమీకరణం 14 అని పరిగణించండి ఇక్కడ ఈ లూప్ లో ఇక్కడ వోల్టేజ్ మూలం లేదు కాబట్టి 0 R2 j L2 ZL ఎందుకంటే ఇది లోడ్ ఇంపెడెన్స్ ZL i2 j M i1 ఇది మ్యూచువల్ కప్లింగ్ వల్ల ఈ భాగం ఇది సమీకరణం 15 అని పరిగణించండి ఇప్పుడు పరిష్కరిస్తే అంటే ఇక్కడ నుండి ఈ సమీకరణం 15 నుండి i2 విలువ i2jMi1R2jL2ZLగా లభిస్తుంది ఇది సమీకరణం 16 అని పరిగణించండి కాబట్టి సమీకరణం 14 మరియు 15 నుండి మనకు v i1 లభిస్తుంది దయచేసి సమయాన్ని ఆదా చేయడానికి నేను నేరుగా వ్రాసిన దీనిని పరిష్కరించండి దయచేసి v i1 ఏమిటో తెలుసుకోండి R1jL12M2R2jL2ZL పరస్పరం లేనప్పుడు ఇదిగా లభిస్తుంది కాబట్టి ఇది ఆ కాయిల్ 1 యొక్క ఇంపెడెన్స్ R1jL1 కాబట్టి ఇది వాస్తవానికి V i1 అని పిలుస్తాము ఈ మొత్తాన్ని ఇన్పుట్ ఇంపెడెన్స్ అని పిలుస్తాము కాబట్టి ఇది ఇన్పుట్ ఇంపెడెన్స్ మరియు ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ లేకుండా కాయిల్ 1 యొక్క ఇంపెడెన్స్ ఇప్పుడు కాబట్టి Z ఇన్పుట్ V i1 R1 j L1 ఈ విలువ కాబట్టి ప్రధానంగా పరస్పర కలయిక లేనప్పుడు M 0 కాబట్టి ఈ పదాలు ఉండకూడదు ఇది ఒక్కటే కాయిల్ 1 యొక్క ఇంపెడెన్స్ అని పిలువబడేది మాత్రమే ఉంటుంది కానీ దాని వల్ల మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈ పదం జోడించబడింది కాబట్టి ఇది వాస్తవానికి కాయిల్ యొక్క రిఫ్లెక్టెడ్ ఇంపెడెన్స్ అవుతుంది ఇక్కడ సర్క్యూట్ యొక్క ఈ విషయం 2M2 ఈ విలువ ఇది సమీకరణం 18 ఇది సరళమైన విషయం మాత్రమే పరిష్కరించండి నేను ఈ తుది వ్యక్తీకరణను వ్రాశాను ఇప్పుడు తదుపరిది ప్రేరేపించబడిన EMF ఇది చాలా సరళమైన విషయం ఫ్లక్స్ ను సైనూసోయిడల్ అని పరిగణించండి కాబట్టి సమయం తో మారుతూ ఉన్న ఫ్లక్స్ ∅ ∅max sin t కాబట్టి V N d∅ dt దీని యొక్క అవకలనము తీసుకుంటే N ∅max cos t మరియు 2f లభిస్తుంది కాబట్టి v 2fN ∅max cos t అవుతుంది మరియు ఇది మరియు ఈ విలువ గరిష్ట వోల్టేజ్ కాబట్టి దీనిని √2 తో భాగించండి ఇది 2fN ∅max 2 కాబట్టి ఇది ఇప్పుడు 2fN ∅max ఈ విలువ 4 44 fN ∅maxఅవుతుంది ఇది RMS వోల్టేజ్ సాధారణ విషయం నేను ∅ ఫ్లక్స్ ∅ ∅max sin t అని వ్రాసాను కాయిల్లో వోల్టేజ్ ఎలా ప్రేరేపించబడుతుందో మనకు తెలుసు మరియు v N d∅ dt కాయిల్ N టర్న్స్ యొక్క సంఖ్య కలిగి ఉంది మరియు ∅ అనేది ఫ్లక్స్ లింకేజ్ కాబట్టి ఇది వోల్టేజ్ యొక్క RMS విలువ 4 44 f N ∅max ఎందుకంటే ఈ పదం √ 2 తో భాగించబడింది కాబట్టి ఇది 2 √ 2 గా పునరుద్ధరించబడుతుంది √ 2 అవుతుంది తదుపరి సమస్య ను పరిగణించండి సమస్య లు సులువుగా ఉంటాయి ఉదాహరణకు గణన లు సరిగ్గా ఉండాలి ఈ ఉదాహరణ ఒకటి తీసుకోబడింది జూమ్ను కొద్దిగా తగ్గించుకుందాం కాబట్టి ఇది సమస్య కాబట్టి ఆ సందర్భంలో మొదట సమస్యను చూడండి వాస్తవానికి ఇవ్వబడినది ఏమిటంటే ఈ పదార్థం యొక్క ఈ భాగంలో కాయిల్ చుట్టబడి ఉంది ఈ టర్న్స్ N1 విలువ 500 మరియు ఇక్కడ N2 1000 టర్న్స్ సగటు మార్గాన్ని పరిగణనలోకి తీసుకోవాలి ఈ పదార్థం కోసం µr విలువ 1600 ఇవ్వబడింది మరియు ఇది L1 L2 M12 M21 ను కనుగొనాలి ప్రతి కాయిల్ 1 ఆంపియర్ కరెంట్తో ఉత్తేజితమవుతుంది మరియు ప్రతి కాయిల్ 1 ఆంపియర్ కరెంట్తో ఉత్తేజితమవుతుంది మరియు సగటు పొడవు ఎలా తీసుకోవాలి పరిమాణం ఇవ్వబడింది ఇక్కడ నుండి ఇక్కడకు ఈ ఎత్తు 4 సెంటీమీటర్లు ఇవ్వబడింది ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ కు 6 సెంటీమీటర్లు ఇవ్వబడింది మరియు ఇక్కడ మందం 1 సెంటీమీటర్ ఇవ్వబడింది కాబట్టి సగటు మార్గం ని మనం తెలుసుకుందాము కాబట్టి ఇది వాస్తవానికి 0 5 సెంటీమీటర్ ఈ వైపు కూడా 0 5 సెంటీమీటర్ ఇది ఇక్కడ నుండి ఇక్కడికి 3 సెంటీమీటర్లు ఇక్కడి నుండి ఇక్కడకు 6 సెంటీమీటర్లు ఇవ్వబడింది మరియు వాస్తవానికి ఈ భుజాలు 3 3 సెంటీమీటర్లు కాబట్టి భుజాలు 3 సెంటీమీటర్లు కాబట్టి మరియు ఇది 3 కాదు 2 సెంటీమీటర్లు ఇది 2 సెంటీమీటర్లు ఇది 2 సెంటీమీటర్లు కాబట్టి సగటు మార్గం ఈ వైపు ఉంటుంది ఇది ఇక్కడ నుండి తీసుకోబడుతుంది ఇది ఇక్కడ నుండి ఇక్కడకు 1 సెంటీమీటర్ ఉంటుంది జాగ్రత్తగా చూడండి ప్రతీది గుర్తించబడింది ఇక్కడ కూడా ఇది 2 సెంటీమీటర్ కాబట్టి ఈ సగటు మార్గం పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు ఈ అంతరం 1 సెంటీమీటర్ మరియు ఇక్కడ కూడా 1 సెంటీమీటర్ కాబట్టి మూడు వేర్వేరు మార్గాలు ఏమిటో మేము కనుగొన్నాము మరియు ఇది ఇక్కడ నుండి ఒకటి ఇక్కడ నుండి ఇక్కడికి మరొకటి ఇక్కడ ఈ లింబ్ మరియు మరొకటి ఈ లింబ్ కాబట్టి మూడు మార్గాలు ఉన్నాయి మరియు రెండు కాయిల్ లు కూడా 1 ఆంపియర్ కరెంట్ ద్వారా ఉత్తేజితమైందని పరిగణించండి మొదట i1 1 ఆంపియర్ మాత్రమే పరిగణించండి దీని గురించి మరచిపోండి ఇక్కడ టర్న్స్ విలువ 500 మరియు ఇక్కడ టర్న్స్ విలువ 1000 విషయాలు స్వతంత్రంగా ఎలా ఉన్నాయో చూస్తారు మరియు ఇక్కడ ఇది మందం 1 సెంటీమీటర్ కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు సగటు మార్గం 0 5 సెంటీమీటర్ గా గుర్తించబడింది కాబట్టి ప్రతీది గుర్తించబడింది రేఖాచిత్రాన్ని చూస్తే ప్రతీది గుర్తించబడింది దాన్ని శుభ్రం చేద్దాం కాబట్టి ఇది చిత్రం 18 L1 L2 M12 M21 విలువలు తెలుసుకోవాలి ప్రతి కాయిల్ 1 ఆంపియర్ కరెంట్తో ఉత్తేజితమవుతుంది మొదట కాయిల్ 1 ఆంపియర్ కరెంట్తో ఉత్తేజితమైందని పరిగణించండి కాబట్టి ఇప్పుడు చూస్తే రిలక్టన్స్ l A అని పిలుస్తారు అది l A 0r లేదా ఆంపియర్ టర్న్స్వెబర్ అని మనకు తెలుసు కాబట్టి r విలువ 1600 ఈ ఒకే రకమైన పదార్థాల కోసం ఈ r విలువ 1600 గా ఇవ్వబడింది మరియు V R వలె ∅ F m R అని తెలుసు ఇదే విధంగా ∅ F m R వెబర్ కనుగొనండి ఇప్పుడు మనకు మూడు వేర్వేరు మార్గాలు ఉన్నాయి కాబట్టి l1 ఇది వాస్తవానికి సగటు మార్గం ఇది వాస్తవానికి 6 ఇది 6 మరియు ఈ వైపు 1 మరియు ఈ వైపు 1 ఇదే విధంగా ఈ వైపు మరియు ఈ వైపు ఒకేలా ఉంటుంది ఈ వైపు మరియు ఈ వైపు ఒకేలా ఉంటుంది మరియు ఈ వైపు 4 1 మరియు 4 ఇక్కడ నుండి ఇక్కడకు ఇది 1 ఇక్కడకు 1 ఈ వైపు అది 4 ఇక్కడ నుండి ఇక్కడకు 6 మరియు ఇక్కడ ఇది 1 ఇక్కడ ఇది 1 కాబట్టి 6 2 2 కాబట్టి ఇక్కడ గ్మనించినట్లైతే L1 6 1 0 5 2 ఈ వైపు వాస్తవానికి ఇది 6 ఈ వైపు 1 ఈ వైపు వాస్తవానికి ఇది 0 5 ఈ అంతరం నిజానికి 0 కాబట్టి మరియు మరొక వైపు కూడా ఇది 6 1 0 5 2 1 కాదు ఇక్కడ మొత్తం విలువ 1 కాబట్టి దీన్ని చూడండి కాబట్టి ఇది వాస్తవానికి 2 4 2 ఇక్కడ ఈ వైపు ఈ వైపు ఇది 4 మరియు ఈ వైపు ఇది 1 మరియు ఇది కూడా 1 కాబట్టి 4 2 కాబట్టి ఈ వైపు వాస్తవానికి 4 2 కాబట్టి ఇది వాస్తవానికి 4 2 అంటే 6 1 0 5 242 21 సెంటీమీటర్ అంటే 0 21 మీటర్లు అదేవిధంగా l2 విషయానికి వస్తే దానికి 3 1 0 5 2 4 2 గా ఇవ్వబడుతుంది అది ఇక్కడ ఉంది 3 ఈ వైపు 1 నేను పాయింటర్ 3 1 ద్వారా గుర్తించాను చూడండి ఈ వైపు 0 5 కాబట్టి 3 1 0 5 ఈ వైపు కూడా 3 1 0 5 2 తో గుణించాలి అప్పుడు 4 ఈ వైపు 1 ఎందుకంటే ఇక్కడ ఇది 1 గా గుర్తించబడింది కాబట్టి ఈ వైపు 1 ఈ వైపు 1 నా ఉద్దేశ్యం ఇది 1 అని వ్రాయబడిందని అర్థం కాబట్టి అదే ఇక్కడ కూడా ఉంది ఇది కూడా 1 సెంటీమీటర్ కాబట్టి ఈ వైపు కూడా 1 సెంటీమీటర్ కాబట్టి 4 1 1 కాబట్టి ఏకరీతిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది l2 15 సెంటీమీటర్ అంటే 0 15 మీటర్లు ఇప్పుడు l3 మధ్య లింబ్ l3 ఇది 4 2 ఈ వైపు 1 ఈ వైపు 1 ఇది ఎత్తు మరియు ఈ R1 ఇది R1 R2 R3 R1 ఇక్కడ R2 ఇక్కడ ఇది మూడు వేర్వేరు భాగాల యొక్క రిలక్టన్స్ కాబట్టి ఇప్పుడు l 3 4 2 6 సెంటీమీటర్ 0 06 మీటర్ మరియు A భుజాలు 2 సెంటీమీటర్లు కాబట్టి 2 2 4 2 2 4 సెంటీమీటర్ 2 ఆ విలువ 4 10 4 మీటర్2 అవుతుంది అందువల్ల 1 వ మార్గం యొక్క రిలక్టన్స్ R1 l1A 0r గా ఇవ్వబడుతుంది మరియు A విలువ కూడా తెలుసు కాబట్టి ప్రతిక్షేపిస్తే చేస్తే ఇది R1 విలువ 26000 ఇది 26000 కాదు ఈ విలువ 261113 5785 ఆంపియర్ టర్న్స్ వెబర్ గా లభిస్తుంది అదేవిధంగా 2 వ మార్గం కోసం రిలక్టన్స్ ను లెక్కించినట్లయితే R2 కోసం ఇది 1 వ మార్గం కోసం అంటే ఈ మార్గం కోసం ఈ 1 వ మార్గం యొక్క రిలక్టన్స్ ఈ మార్గం కోసం ఈ విధంగా గుర్తించబడింది ఇది ఈ మార్గం కోసం రిలక్టన్స్ లభిస్తుంది ఇది మరొక రిలక్టన్స్ ఇది మరొక రిలక్టన్స్ ఇది R1 కోసం ఇది R2 మరియు ఇది R3 3 వేర్వేరు మార్గాలు మధ్య లో ఒకటి మరియు ఇతర రెండు వైపులా రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ R2 కోసం R2 l2 A 0r ను లెక్కించండి అన్నింటిని ప్రత్యామ్నాయం చేయగా 186509 7 ఆంపియర్ టర్న్స్ వెబర్ లభిస్తుంది R3 కోసం అదే విధంగా చేస్తే ఆ విలువ 186509 7 ఆంపియర్ టర్న్స్ వెబర్ లభిస్తుంది మరియు Fm1 ఒకటవ కాయిల్ కొరకు 1 ఆంపియర్ కరెంట్ ద్వారా ఉత్తేజితమైందని మనకు తెలుసు మరియు ఇది 500 టర్న్స్ కాయిల్ i2 ను పరిగణించము కేవలం 1 మాత్రమే పరిగణిస్తాము కాబట్టి Fm1 500 ఆంపియర్ టర్న్స్ ఇప్పుడు ఇది DC సర్క్యూట్ లాంటి సర్క్యూట్ ఉదాహరణకు ఇది ఫ్లక్స్ యొక్క దిశ ఎందుకంటే కాయిల్ ను కరెంట్ దిశలో పట్టుకుంటే అప్పుడు బొటనవేలు అనేది ఫ్లక్స్ యొక్క దిశ ను సూచిస్తుంది కాబట్టి ఇది ఫ్లక్స్ యొక్క దిశ మొత్తం ఫ్లక్స్ విలువ ∅ అని పరిగణించండి కొంత భాగం ఇక్కడకు వెళుతుంది మరియు DC సర్క్యూట్ లాగా కొంత భాగం ఇక్కడకు వెళుతుంది మరియు ఈ ఫ్లక్స్ కరెంట్ ప్రవాహాల లాగా ప్రవహిస్తోంది మరియు ఫ్లక్స్ దిశ ఈ విధంగా ఉంటుంది అంటే ఇది గా ఉంటుంది మరియు ఇది గా ఉంటుంది మరియు అది Fm అవుతుంది ఇది ఫ్లక్స్ యొక్క దిశ మరియు వాస్తవానికి ఫ్లక్స్ నుండి కరెంట్ బయటకు వస్తుంది చూడండి కాబట్టి ఫ్లక్స్ ఈ విధంగా వస్తుంది ఇది ఎలక్ట్రిక్ సర్క్యూట్కు సారూప్యత కాబట్టి సర్క్యూట్ చూస్తే విషయాలు చాలా సరళంగా ఉంటాయి ఇది ∅1 ఇది ∅2 మరియు ఇది ∅3 అని లెక్కించిన తర్వాత ఇది ఫ్లక్స్ మరియు ఈ ఫ్లక్స్ రెండు సమాంతర మార్గాలు గా విభజించబడింది కాబట్టి దీని వద్ద Fm1 ఇది నేను చెప్పిన గుర్తులు గ్రాఫ్ తీసుకుంటాను కరెంట్ యొక్క దిశలో కండక్టర్ను పట్టుకుంటే బొటనవేలు ఫ్లక్స్ యొక్క దిశగా ఉంటుంది కాబట్టి తదనుగుణంగా ధ్రువణతను ఎన్నుకోవచ్చు ఇది ధ్రువణత ఇది ఈ విధంగా తీసుకోండి మరియు నిరోధకత వలె ఉంటుంది ఈ విషయానికి సిరీస్ ను సమాంతరంగాను లెక్కించండి కాబట్టి ఇది రిలక్టన్సు దీనికి సమానంగా ఉంటుంది కాబట్టి R1 ఈ రెండు సమాంతరంగా ఉంటాయి R2 R3 R2 R3 పూర్తి సర్క్యూట్ యొక్క రిలక్టన్సు లభిస్తుంది ఇది ఆంపియర్ టర్న్స్ వెబర్ కాబట్టి ∅1 అంటే కరెంట్ i1 Fm1రిలక్టన్స్ లభిస్తుంది కాబట్టి ఇక్కడ లెక్కించిన ∅ Fm1 ఇక్కడ లెక్కించిన Fm1 500 ఆంపియర్ టర్న్స్ 500 ఆంపియర్ టర్న్స్ ఈ విలువ కాబట్టి ఈ విలువ 1 453 మిల్లీవెబర్ గా లభిస్తుంది ఇది ∅1 ఇప్పుడు మనం కరెంట్ డివిజన్ను చేసే విధంగా వాస్తవానికి ∅21 ∅2 ఇది ∅21 ∅1 ఈ మొత్తం ఫ్లక్స్ R3 R3 R2 అని వ్రాయవచ్చు కరెంట్ డివిజన్ మరియు ఇక్కడ కూడా ఫ్లక్స్ డివిజన్ ఉంటుంది కాబట్టి ఇది 0 646 మిల్లీవెబర్ అవుతుంది చాలా సులభం ఇది కొంచెం అర్థం చేసుకోవాలి సర్క్యూట్ రేఖాచిత్రం చూడండి ఫ్లక్స్ దిశను చూడండి ఆంపియర్ టర్న్స్ చూడండి మరియు అన్ని రిలక్టన్స్ విలువ కొలతలు సరిగ్గా లెక్కించండి మరియు అప్పుడు సరైన సమాధానం లభిస్తుంది అక్కడ ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు దీనిని ∅21 అని పరిగణి స్తాము ఈ సంబంధం L I N ∅ అవసరమని నేను ముందే చెప్పానని మీకు తెలుసు కాబట్టి మేము L1 N1∅1i1 ను ఉపయోగిస్తున్నాము కాబట్టి N1 విలువ 500 ∅1 విలువ 1 453 మిల్లీవెబర్ లభిస్తుంది మరియు ఇది కరెంట్ i1 ఇది రేఖాచిత్రంలో ఇది i1 ను చూపిస్తుంది ఇది వాస్తవానికి 1 ఆంపియర్ I1 కాదు ఇది దిద్దుబాటు కాబట్టి ఇది 0 7265 హెన్రీ అవుతుంది ఇది L1 విలువ అవుతుంది మరియు M21 N2 ∅21 అంటే వాస్తవానికి ∅2 ఎందుకంటే ఇతర కాయిల్లో కరెంట్ లేదు i2 0 కాబట్టి M21 i1 ను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము ఇది i1 గా ఉంటుంది ఇది వాస్తవానికి 1 ఆంపియర్ కాబట్టి రెండవ కాయిల్లో N2 విలువ 1000 ఆంపియర్ మరియు ∅21 విలువ 0 646 మిల్లీవెబర్ 1 ఆంపియర్ ద్వారా భాగించబడింది కాబట్టి ఇది మిల్లీహెన్రీ కాబట్టి 0 646 మిల్లీహెన్రీ కాబట్టి ఇది చాలా సులభం కాబట్టి అదేవిధంగా కాయిల్ 2 ను ఉత్తేజితం చేసినప్పుడు L2 M12 లను లెక్కించాలి i2 1 ఆంపియర్ను మరియు i1 0 గా తీసుకోవాలి ఇది దయచేసి స్వంతంగా చేయండి సమాధానాలు ఇవ్వలేదు ఉదాహరణ 2 లో రెండు కాయిల్స్ 1 ఆంపియర్ కరెంట్ ద్వారా ఉత్తేజితమైనప్పుడు ∅3 ని కనుగొనండి ప్రశ్న ఏమిటంటే రెండు కాయిల్స్ ఆ సందర్భంలో ఉత్తేజితమయ్యాయి ఇక్కడ చూడండి ఇక్కడ వాస్తవానికి ఇక్కడ చూస్తే అది కానీ ఇక్కడ ఇది కానీ ఇది 1 ఆంపియర్ కరెంట్ రెండూ కాయిల్స్ ఉత్తేజితమయ్యాయి కాబట్టి ఇది 5 ఆంపియర్ టర్న్స్ ఇది 1000 1 కాబట్టి 1000 ఆంపియర్ టర్న్స్ ఇది R1 R2 R3 ఈ విధంగా ∅1 ∅2 ∅3 ను లెక్కించాలి అప్పుడు దీనిని చూడండి ఇది ఇది దయచేసి రెండు కాయిల్స్ ఉత్తేజితమైనప్పుడు ఆ రేఖాచిత్రానికి రండి రెండు కాయిల్స్ ఉత్తేజితమైనప్పుడు ఆ సందర్భంలో చూడండి ఇది కరెంట్ దిశ ఇది కుడి చేతితో కండక్టర్ను కరెంట్ i2 దిశలో పట్టుకోండి ఈ విధం గా పట్టుకోండి కాబట్టి బొటనవేలు అది క్రిందికి ఉంచండి అంటే ఇది ఫ్లక్స్ లైన్ కాబట్టి ఇది ఫ్లక్స్ ∅2 అవుతుంది కాబట్టి ఇది క్రిందికి ఉన్నందున ఇది మరియు ఇది ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ నుండి కరెంట్ బయటకు వస్తన్న విధంగా ఫ్లక్స్ దిశ కూడా ఉంది అందుకే ఇది ఇది అందుకే రేఖాచిత్రంలో అందుకే ఈ రేఖాచిత్రంలో నేను ఇచ్చిన ప్రతిదాన్ని పరిగణించండి కాబట్టి ఇవి ∅1 ∅2 ∅3 సమాధానాలు అవుతాయి ఇది సమాధానం దయచేసి రిలక్టన్స్ అన్నీ లెక్కించాము కాబట్టి దయచేసి దీనిని పరిష్కరించండి దీనికి సమాధానాలు ఇవ్వబడ్డాయి ఇప్పుడు ఉదాహరణ 3 ఇది కూడా ఒకటి ఇక్కడ 1 1 లింబ్ ఉంది ఇది 17 సెంటీమీటర్లు ఇది 2 మిల్లీమీటర్లు ఈ అంతరం 2 మిల్లీమీటర్లు మరియు ఒక కాయిల్ ఉంది ఇది ఈ విధంగా చుట్టబడింది అదే విధంగా రెండు కాయిల్స్ ఈ వైపు 1000 టర్న్స్ ఈ వైపు 1000 టర్న్స్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు పొడవు 10 సెంటీమీటర్లు ఇవ్వబడుతుంది కాబట్టి సగటు పొడవు చూడండి కాబట్టి ఇది ఇక్కడ నుండి ఇక్కడకు 20 సెంటీమీటర్లు మరియు ఈ 3 సెంటీమీటర్లు భుజం ఇది 3 సెంటీమీటర్ భుజం అంటే అంటే 3 సెంటీమీటర్ భుజం అంటే ఈ సగటు పొడవు అంటే ఇది వాస్తవానికి ఈ భాగం వాస్తవానికి 1 5 ఇది కూడా 1 కాబట్టి 10 1 5 కాబట్టి 8 5 ఇది మధ్య పొడవు అంటే సగటు ఎత్తు 8 5 మరియు ఇది 20 కానీ ఇక్కడ ఈ వైపు ఇది 3 సెంటీమీటర్ ఇది ఇక్కడ వ్రాయబడింది 3 సెంటీమీటర్ భుజం ఈ వైపు 1 5 మరియు ఈ వైపు కూడా 1 5 అంటే సగటు పొడవు ఇక్కడ నుండి ఇక్కడ 20 1 5 1 5 17 సెంటీమీటర్ ఉంటుంది మరియు ఇది ఇప్పటికే సగటు పొడవు ఇవ్వబడింది కాబట్టి ప్రతీది లెక్కిస్తాము అంతరం 2 మరియు మనం ఫ్లక్స్ మరియు ఇతర విషయాలను కనుగొనాలి కాబట్టి దీనిని పరిశీలించండి ఇక్కడ పరిశీలిస్తే మూడు మార్గాలు lB మరియు lC మరియు ఇది lA ఉన్నాయి పాయింటర్ వద్ద చూడండి ఇది lA అంతరం lC మరియు ఇక్కడ ఇది ఈ మార్గం lB ఇది B ఇది A మరియు ఇక్కడ ఈ అంతరం అది C గా గుర్తించండి పాయింటర్ చూడండి కాబట్టి ఈ పదార్థానికి rA1000 ఇవ్వబడుతుంది మరియు ఈ పదార్థానికి rB1200 కాబట్టి A 3 సెంటీమీటర్ భుజం అంటే 33 ఇది 910 4 మీటర్ 2 lA 17 మీటర్ సెంటీమీటర్ అంటే 0 17 మీటర్ lB ఇది నేను ఈ 17 8 5 ఈ వైపు కూడా 8 కాబట్టి 17 8 5 సెంటీమీటర్ 0 34 మీటర్ కాబట్టి రిలక్టన్స్ సూత్రం lAA0rA కాబట్టి ఈ విలువను RB lBA0rB అన్ని విలువలను ప్రతిక్షేపించండి 0 410 7 అని తెలుసు అన్నీ ప్రతిక్షేపించండి ఈ విలువ లభిస్తుంది మరియు RC విలువ 2l C A 0 గా లభిస్తుంది అది 2 మిల్లీమీటర్ వస్తుంది కాబట్టి 0 002 మీటర్ను దీని ద్వారా భాగించారు కాబట్టి ఈ విషయం లభిస్తుంది కాబట్టి RC విలువను 21C గా ఎందుకు తీసుకుంటారు ఈ వైపు అంతరం 1 ఈ వైపు కూడా అంతరం 1 అందుకే దీనిని 2 గుణించాలి ఇది 2 మిల్లీమీటర్అంతరం ఇక్కడ కూడా 2 మిల్లీమీటర్ అంతరం ఉంది కాబట్టి అందుకే 2 L C కాబట్టి ఈ విలువను లభిస్తుంది కాబట్టి మొత్తం m m f విలువ 1000 1 ఆంపియర్ కరెంట్ ద్వారా ఉత్తేజితమమైన కాయిల్స్ అవుతుంది కాబట్టి ఈ వైపు 1000 టర్న్స్ ఇది 1000 టర్న్స్ మరియు 1 ఆంపియర్ కరెంట్ ద్వారా ఉత్తేజితమవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది R విలువ 2000 ఆంపియర్ టర్న్స్ కాబట్టి ∅ m m f రిలక్టన్స్ మొత్తం రిలక్టన్స్ లభిస్తుంది కాబట్టి ∅ m m f రిలక్టన్స్ఈ వెబెర్ మరియు ఫ్లక్స్ సాంద్రత B ∅ A కాబట్టి ఇది ∅ క్రాస్ సెక్షనల్ ఏరియా 9 10 4 మీటర్ 2 కాబట్టి ఈ విలువ 0 564 వెబర్ మీటర్2 ఒక మంచి పుస్తకాన్ని తీసుకొని సమస్యలను పరిష్కరిస్తున్న విధానాన్ని చూడండి అదేవిధంగా ఈ సమస్య నేను మీకు ఏమీ చెప్పను మీరే పరిష్కరించండి సర్క్యూట్ ఇక్కడ చూపబడింది ఇక్కడ కాయిల్ N టర్న్స్ N1 టర్న్స్ N2 టర్న్స్ పరస్పర డాట్ ఏమీ చూపబడలేదు నేను సహాయపడతాను మరియు నేను వ్రాసిన ఈ రెండు సమీకరణాలు సమానం కాబట్టి ఇది సరైనదా కాదా అని తనిఖీ చేయండి ఇది అంతా సరైనదే అయితే ఇది ఇవ్వబడింది తనిఖీ చేయండి దాన్ని చూడండి గందరగోళంగా ఉండకూడదు అలాంటి రకమైన ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇది ఎలా అనుసంధానించబడిందో జాగ్రత్తగా చూడండి మరియు తదనుగుణంగా దీన్ని చేయండి ఇప్పుడు ఉదాహరణ 5 నేను ఈ సమస్య ను ఒక పుస్తకం నుండి తీసుకున్నాను కాబట్టి ఈ సమస్య నా ఉద్దేశ్యం ఏమిటంటే విషయాలు ఎలా ఉన్నాయో చూడాలి కాబట్టి ఈ విషయాలన్నీ వాస్తవానికి కరెంట్ యొక్క దిశను పుస్తకంలో గుర్తించలేదు నేను గుర్తించాను మరియు ఇది 5 Ω అని పరిగణించండి మరియు సెల్ఫ్ రియాక్టన్స్ కూడా 5 Ω మరియు ఇక్కడ 5 Ω ఇక్కడ కూడారియాక్టన్స్ 5 Ω మ్యూచువల్ రియాక్టన్స్ j 2 Ω ఇది ఇవ్వబడింది మరియు ఇక్కడ వోల్టేజ్ 10 ∠00 ఇవ్వబడుతుంది ఇక్కడ దీనికి 10 ∠900 వోల్ట్ ఇవ్వబడుతుంది ఇది ఒక కెపాసిటర్ కెపాసిటర్ రియాక్టన్స్ j 10Ω కెపాసిటర్ వోల్టేజ్ అయిన VC విలువ ఎంతో తెలుసుకోవాలి ఇది లెక్కించ వలసి ఉంటుంది మరియు ఈ విధంగా నేను ఆ లూప్ లు పరిగణించాను ఇది ఒకటి i1 మరియు ఇది ఒకటి i2 గా పరిగణించాను కాబట్టి ఈ విధంగా తీసుకుంటే i1 i2 దీని గుండా ప్రవహిస్తుంది ఎందుకంటే ఇలా తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇది వాస్తవానికి డాట్ లు మరియు ఇతర విషయాలు ప్రస్తావించబడలేదు కాబట్టి ఇక్కడ డాట్ కన్వెన్షన్ తీసుకోబడింది కాబట్టి కరెంట్ ఇక్కడ ప్రవేశిస్తోంది డాట్ తీసుకోబడింది మరియు ఈ సందర్భంలో మరొక చుక్కను ఇక్కడ తీసుకుంటాను మరొక డాట్ ఇక్కడ తీసుకోబడింది కరెంట్ వదిలి వెళ్తుంది అని పరిగణించండి మరియు ఇక్కడ మనం తీసుకున్న ఈ రెండు డాట్ ల నుండి కరెంట్ ప్రవేశిస్తుందని తీసుకోబడింది కాబట్టి ఈ చుక్క విషయం తీసుకోబడింది కాబట్టి ఈ విధంగా దీని అర్థం అంటే i1 i2 కరెంట్ డాట్ నుండి ప్రవేశిస్తుంది మరియు ఈ i2 కరెంట్ వాస్తవానికి ఇది అదే విధంగా తీసుకున్న కరెంట్ i2 కాబట్టి ఇది వాస్తవానికి i2 ఇది చుక్కను వదిలి వెళ్తుంది అని పరిగణించండి కాబట్టి అలా అయితే ఫ్లక్స్ దిశను చూడండి ఇప్పుడు ఈ వైండింగ్ కోసం ఫ్లక్స్ దిశలో i1 i2 ప్రవేశిస్తుంది కాబట్టి ఇది ఫ్లక్స్ యొక్క దిశ లో ఉంటుంది అక్కడ ఉంచితే అది వాస్తవానికి ఇలాగే ఉంటుంది ఇది ∅1 మరియు ఈ సందర్భంలో ఇప్పుడు ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది కరెంట్ డాట్ ను వదిలి వెళ్తుంది కరెంట్ డాట్ ను ను వదిలి వెళ్తుంది కరెంట్ దిశలో నేను ఎడమ చేతి వైపు ఇలా చూడతాను కుడి చేతి వైపు నేను కాయిల్ను చుట్టి పట్టుకుంటే ఈ దిశలో ఫ్లక్స్ ఎగువ వైపు ఉంది అందుకే ∅2 ఎగువకి ఉంటుంది కాబట్టి ∅1 ఈ విధంగా ∅1 ఉంది అప్పుడు ∅2 ఈ విధంగా ఉంటుంది అది ఒకదానిని మరొకటి వ్యతిరేకించడం లేదు అంటే సమీకరణాన్ని వ్రాసేటప్పుడు అది డాట్ నుండి ప్రవేశిస్తుంది అది డాట్ ను వదిలి వెళ్తుంది పరస్పర విషయం నెగిటివ్ సంకేతం కలిగి ఉంటుంది కాబట్టి సమీకరణాన్ని వ్రాస్తే సమయం పడుతుంది కాబట్టి ఇది సమానమైన సర్క్యూట్ ఇది 10 వోల్ట్ ఈ విషయం 5 Ω j 5 Ω వాటి మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇది కాయిల్లో చుక్క నుండి ప్రవేశిస్తుంది మరొకటి చుక్కను వదిలివేస్తుంది మరియు ఇది 5 Ω ఇప్పుడు దాన్ని ఈ విషయం ఉంచి పరిష్కరించవచ్చు రెండు కాయిల్స్ ఉన్నందున కాబట్టి పునరావృతం ఉంటుంది కాబట్టి ప్రశ్న ఏమిటంటే KVL ను మొదటి సమీకరణంలో ఉంచండి 5 j 5 i1 i2 ఎందుకంటే ఇక్కడ ఇది i2 మరియు ఇది i1 కాబట్టి పాయింటర్ను చూడండి దీని ద్వారా ప్రవహించే కరెంట్ వాస్తవానికి అది i1 i2 కాబట్టి 5 j 5 i1 i2 ఇప్పుడు మ్యూచువల్ తరువాత వస్తుంది ఇది j 10 రియాక్టన్స్ i1 ఎందుకంటే ఈ లూప్లో కరెంట్ కాబట్టి ఇది j 10 i1 అప్పుడు కరెంట్ డాట్ నుండి ప్రవేశిస్తుంది మరియు i1 i2 కూడా డాట్ నుండి ప్రవేశిస్తుంది i2 డాట్ ను వదిలి వెళ్తుంది కాబట్టి ఇది ఈ లూప్ కోసం j 2 i2 గా ఉంటుంది ఎందుకంటే i2 కారణంగా ఈ కాయిల్ లో వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది ఇది j 2 i2 గా ఉంటుంది ఆ విలువ 10 కోణం 0 కు సమానం అవుతుంది కాబట్టి ఇది వోల్టేజ్ 10 ∠ 00 ఇది ఒక సమీకరణం అదేవిధంగా ఇప్పుడు రెండవదానికి వర్తింపచేసినప్పుడు ఇది రెండవది ఇది రెండవ లూప్ మరియు ఈ విధంగా కవర్ చేస్తుంది కాబట్టి ఆ సందర్భంలో రెండు కాయిల్స్ ఈ కరెంట్ i1 i2 దీని ద్వారా ప్రవహిస్తస్తుంది మరియు i2 దీని ద్వారా ప్రవహిస్తుందని చెబుతుంది కాబట్టి విషయాలు ఎలా ఉంటాయో చూడండి 5 j 5 i1 i2 అప్పుడు ఇక్కడకు వస్తే అది 5 j5i2 అవుతుంది ఈ వోల్టేజ్ తరువాత వస్తుంది ఇప్పుడు మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ను పరిశీలిద్దాం ఇప్పుడు ఈ కాయిల్ లో i1 i2 కారణంగా వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది అయితే ఇది డాట్ నుండి ప్రవేశిస్తుందిఇది డాట్ ను వదిలి వెళ్తుంది కాబట్టి గుర్తు కాబట్టి j 2 మ్యూచువల్ రియాక్టన్స్ విలువ j 2 j 2 i1 i2 అవుతుంది ఇప్పుడు తదుపరి ఈ కాయిల్లో కరెంటు i2 కారణంగా వోల్టేజ్ ఉంటుంది j 2 ఇక్కడ బాణం చూడండి అది పైకి ఉంది నేను దానిని j 2 i2 గా రాసాను ఇక్కడ అది అప్పుడు j 2 i2 అప్పుడు 10∠900 90 డిగ్రీ 10 ∠00 కాబట్టి ఇది సమీకరణం 2 ఇది సమీకరణం 1 i1 మరియు i2 ల కొరకు పరిష్కరించండి ఇది అర్థం అయింది అని నేను భావిస్తున్నానునా ఉద్దేశ్యం ఈ సమస్యను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మరేదైనా సమస్యను పరిష్కరించడంలో సమస్య లేదు మాగ్నెటిక్ సర్క్యూట్లో డాట్ కన్వెన్షన్ చూడాలి ఈ సందర్భంలో 1 మరియు 2 సమీకరణాలను పరిష్కరిస్తే i1 1 015 కోణం 113 96 డిగ్రీ ఆంపియర్ లభిస్తుంది నా వద్ద ఉన్న మొత్తం పరిష్కారాలను చూడండి కానీ నేను ఇక్కడ ఉంచలేదు ఎక్కువ సమయం తీసుకుంటుంది దయచేసి దీన్ని చేయండి ఇది ఒక అభ్యాసం దీన్ని చేయడానికి కొంత సమయం పడుతుంది మీరు చేయండి ఆపై Vc ఇది కరెంట్ అవుతుంది ఈ కరెంట్ i1 దీని ద్వారా ప్రవహిస్తోంది ఈ i1 కరెంట్ Vc ద్వారా ప్రవహిస్తోంది ఇది i1 j 10 అవుతుంది అంటే ఇదే ఇక్కడ వ్రాయబడింది కాబట్టి ఇది i1 విలువ 1 015 కోణం 113 96 డిగ్రీ మరియు j 10 అంటే ఇది 1 960 10∠ 900 అవుతుంది కాబట్టి 90 113 96 కాబట్టి ఇది 10 15 కోణం 23 96 డిగ్రీ వోల్ట్ అవుతుంది ఇది సమాధానం ఇప్పుడు 3 డాట్ లు ఉన్నాయి పరీక్షా ప్రయోజనం కోసం ఒక విషయం చెప్పనివ్వండి సమయం తీసుకోవడం వల్ల 3 డాట్ లు కొంచెం భారీగా ఉంటాయి కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఈ 3 డాట్ లు ఈ సమీకరణాలన్నీ ఉన్నాయి నేను వ్రాశాను దయచేసి వ్రాయండి నేను దానిని వివరించలేదు ఇప్పుడు అన్నీ సరైనవి అది నా సమయాన్ని ఆదా చేస్తుంది కాబట్టి కనీసం నేను ఈ పరస్పర విషయాలు ఎలా వ్రాశానో చూడండి అవి చక్రీయ ప్రవాహాలుగా ఇవ్వబడ్డాయి నేను తీసుకున్న మార్గం మరియు ఈ సమీకరణాలన్నింటినీ చూడండి నేను వ్రాశాను సర్క్యూట్ ని చూడండి మొదట సర్క్యూట్ గీయండి ఆపై నేను సమీకరణాలను ఎలా వ్రాశానో చూడండి మరియు ఈ విషయాలన్నీ చూడండి ఈ విషయాలన్నీ వాస్తవానికి సరైనవి కాబట్టి దయచేసి ముందుగా మీరు రాయండి తరువాత దీనిని చూడండి ఆపై వ్రాసిన వాటిని చూడండి అప్పుడు కొంత సమయం ఆదా అవుతుంది మరియు ఫ్రీక్వెన్సీ డొమైన్లో నేను ఇంతకుముందు చెప్పాను d d t ను j ద్వారా భర్తీ చేయండి అలా చేస్తే కాబట్టి సమీకరణం ఈ విధంగా ఉంటుంది ఈ సమీకరణాలన్నీ ఇలా ఉంటాయి మరియు చివరికి సమానమైన సర్క్యూట్ ఇలా ఉంటుంది కాబట్టి ఇది దయచేసి మీరు స్వంతగా చేయండి మొదట ఈ సమీకరణాలన్నింటినీ స్వంతం గా వ్రాసి సర్క్యూట్ను గీయండి ఆపై ఇవన్నీ పాజ్ చేసి ఆపై సర్క్యూట్ను గీయండి అప్పుడు ఈ సమీకరణాలన్నీ ఒక్కొక్కటిగా వ్రాసి ఆపై ఫ్రీక్వెన్సీ డొమైన్ లో d dt ను j ద్వారా భర్తీ చేసి ఆపై ఈ సమానమైన దానిని చూడండి ఇది అభ్యాసం ప్రతీది మీకు ఇవ్వబడినది తరువాత ఇది మరొక సమస్య ఇది ఈ సమస్య చాలా ఆసక్తికరమైన సమస్య రెండు కపుల్డ్ కాయిల్స్ యొక్క సంబంధిత స్వీయ ప్రేరణలు L1 0 05 హెన్రీ మరియు L2 0 2 హెన్రీ కప్లింగ్ గుణకం K 0 5 2 వ కాయిల్ లో 1000 టర్న్స్ ఉన్నాయి 1 వ కాయిల్ లో కరెంట్ i1 విలువ 5 sin 400 t ఆంపియర్ అంటే 400 ఇవ్వబడుతుంది 2 వ కాయిల్ వద్ద వోల్టేజ్ను మరియు 1 వ కాయిల్ ద్వారా గరిష్ట ఫ్లక్స్ సెటప్ ను లెక్కించండి కాబట్టి పరిష్కారం L1 L2 కన్నా K M L1L2 అంటే M L1L2 అని మనకు తెలుసు కాబట్టి M KL1L2 అవుతుంది కాబట్టి K విలువ 0 5 మరియు L1 L2 ఇవ్వబడింది 0 కాబట్టి M మ్యూచువల్ ఇండక్టెన్స్ 0 05 హెన్రీ అవుతుంది ఇప్పుడు రెండవ కాయిల్ యొక్క వోల్టేజ్ M d i1 d t మనకు తెలుసు కాబట్టి M విలువ 0 5 ఇక్కడ i1 విలువ 5 sin 400 t ఇవ్వబడుతుంది కాబట్టి అవకలనం చేస్తే v2 100 cosine 400 t అవుతుంది కాబట్టి అంటే మనకు v2 తెలుసు N 2 d ∅12 d t కానీ మనకు v2 1000 cos 400t లభించింది కాబట్టి ఇప్పుడు v2 ఈ సందర్భంలో v2 ఇక్కడ ప్రతిక్షేపించండి N2 విలువ తెలుసు మరియు సమాకలనం చేయండి కాబట్టి 100 cos 400 t N2 విలువ 1000 టర్న్స్ దీనికి d ∅12 d t లేదా ∅1 2 1000 ద్వారా విభజించబడింది కాబట్టి 10 3 dt ఈ ∅12 ను సమాకలనం చేస్తే ఆ విలువ 0 2510 3 sin 400 t వెబర్ గా లభిస్తుంది కాబట్టి ∅max విలువ 0 25 10 3 వెబర్ అవుతుంది ఇది ∅max విలువ 0 25 మిల్లీవెబర్ అలాగే అంటే K ∅12 ∅1 ∅1 అనేది మొత్తం ఫ్లక్స్ మరియు ∅12 ఇతర కాయిల్ను కలిపే ఫ్లక్స్ కాబట్టి K వాస్తవానికి ∅12 ∅1 లేదా ∅21 ∅2 అంటే ∅2 మొత్తం ఫ్లక్స్ మరియు ∅21 అనేది కాయిల్ 1 లో ఫ్లక్స్ అనుసంధానం కాబట్టి K ∅12 ∅1 లేదా ∅21 ∅2 అని వ్రాయవచ్చు ఇది కూడా కప్లింగ్ గుణకం అవుతుంది ఇది తెలుసుకోవాలి రేఖాచిత్రంలో మనం ఇంతకు ముందు చూసిన వైపు ∅1 ∅11 ∅12 అంటే K ∅12 ∅1 లేదా అదే సిద్ధాంతం ని ఉంచవచ్చు లేదా ∅1 max ∅12 max K ను ఉంచవచ్చు ఇక్కడ నుండి ఈ సమీకరణం నుండి ∅1 ∅12 K లేదా ∅1 max ∅12 max K గా వ్రాయవచ్చు అదే విషయం 0 250 5 0 5 మిల్లివెబెర్ గా లభిస్తుంది కాబట్టి K 0 5 కాబట్టి ∅1 max 0 5 మిల్లివెబెర్ కాబట్టి ఈ సమస్య ఆసక్తికరమైన సమస్య మరియు చాలా సులభమైన సమస్య కాబట్టి ఇప్పుడు ఇది రేఖాచిత్రంలో ఇచ్చిన డాట్ లను అనుసరించి 5 Ω నిరోధకత వద్ద వోల్టేజ్ను లెక్కించండి తరువాత ఒక కాయిల్లో ధ్రువణతను రివర్స్ చేసి పునరావృతం చేయండి కాబట్టి సమస్య ఇవ్వబడింది ఇది ఇచ్చిన సమస్య K కప్లింగ్ గుణకం 0 88 j 5 66 Ω ఇవ్వబడింది కాబట్టి 5 Ω నిరోధకత వద్ద వోల్టేజ్ను కనుగొనమని అడిగారు కాబట్టి ఈ X L1 5 Ω X L2 5 Ω K M L1L2 గణించండి ప్రతీది ఇవ్వబడుతుంది కాబట్టి M అప్పుడు K వరకు నేను చూపిస్తున్నాను ఇది లెక్కించబడింది మిగినది దయచేసి దీనిని పరిష్కరించండి డాట్ కన్వెన్షన్ ఇవ్వబడింది కరెంట్ డాట్ నుండి ప్రవేశిస్తుంది డాట్ ను వదిలి వెళ్తుంది అంటే ఇలాంటి సమస్యను ఇంతకు ముందు చూసాము కాబట్టి ఈ రెండవ లూప్ను పరిగణనలోకి తీసుకునేటప్పుడు ఆ సమయంలో మొత్తాన్ని పరిశీలిస్తున్నప్పుడు మ్యూచువల్ వోల్టేజ్ కోసం పునరావృతం అవుతుంది కాబట్టి దయచేసి దాన్ని పరిష్కరించండి నేను సమాదానాలు చెప్పడం లేదు ఈ వీడియో ఉపన్యాసం చదివినప్పుడు దాన్ని పరిష్కరించండి మరియు ఆ సమయంలో సరైన సమాధానం వచ్చిందా లేదా అని అడగండి నేను సరైన సమాధానం ఇస్తాను ఫోరమ్లో ప్రతీది ఉంచండి కాబట్టి ఇంతటితో మాగ్నెటిక్ సర్క్యూట్ ముగిసింది ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే ఇప్పటివరకు DC సర్క్యూట్ సింగిల్ ఫేజ్ AC సర్క్యూట్ 3 ఫేజ్ AC సర్క్యూట్ రెసొనెన్స్ గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతం మరియు మాగ్నెటిక్ సర్క్యూట్ లను విశ్లేషించాము